Welcome viewers to the 16th lecture in the open online course "Computer numerical control CNC of machine tools and processes" So this time we are going to deal with a completely new topic 3D machining Basic concepts Till now we have discussed CNC programming interpolation etc now this is 3 D machining ఆన్లైన్ కోర్సు యొక్క 16 వ ఉపన్యాసం "మెషిన్ టూల్స్ మరియు ప్రాసెస్ల కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్" కి స్వాగతం కాబట్టి ఈసారి పూర్తిగా కొత్త టాపిక్ 3డి మ్యాచింగ్ బేసిక్ కాన్సెప్ట్లతో డీల్ చేయబోతున్నాం ఇప్పటి వరకు మేము CNC ప్రోగ్రామింగ్ ఇంటర్పోలేషన్ మొదలైనవాటిని చర్చించాము ఇప్పుడు ఇది 3 D మ్యాచింగ్ First of all why do we require 3 dimensional machining and what is 3 dimensional machining after all 3 dimensional machining essentially involves 3 dimensional movement of the cutter okay So it is not simply the cutter moving around in 2 dimensions and cutting out some two dimensional profile out of some say plate like material et cetera no it involves simultaneous 3 axis motion of the cutter Some examples of some 3D machining applications generally whenever we have some complex shapes and surfaces to be machined out we resort to 3 dimensional machining అన్నింటిలో మొదటిది మనకు 3 డైమెన్షనల్ మ్యాచింగ్ ఎందుకు అవసరం మరియు 3 డైమెన్షనల్ మ్యాచింగ్ అంటే ఏమిటి 3 డైమెన్షనల్ మ్యాచింగ్ తప్పనిసరిగా కట్టర్ యొక్క 3 డైమెన్షనల్ కదలికను కలిగి ఉంటుంది కనుక ఇది కట్టర్ కేవలం 2 డైమెన్షన్ లో కదలడం మరియు మెటీరియల్ వంటి కొన్ని ప్లేట్ల నుండి 2 డైమెన్షనల్ ప్రొఫైల్ను కత్తిరించడం మొదలైనవి కాదు ఇది కట్టర్ యొక్క ఏకకాల 3 అక్షం కదలికను కలిగి ఉంటుంది కొన్ని 3D మ్యాచింగ్ అప్లికేషన్లకు కొన్ని ఉదాహరణలు సాధారణంగా మనకు కొన్ని సంక్లిష్టమైన ఆకారాలు మరియు ఉపరితలాలను మెషిన్ చేయడానికి ఉన్నప్పుడు మేము 3 డైమెన్షనల్ మ్యాచింగ్ను ఆశ్రయిస్తాము For example we might be having the impression of die surfaces okay when two dies are coming together and pressing some material to a definite shape we have the impression dies And in order to machine or in order to manufacture these impression dies we might have to go for 3 dimensional machining it is not the only way of getting these dies but this is definitely one of the ways Then turbine propeller blades which have complex shapes these can be manufactured by 3 dimensional machining Aerofoils that means of any type and medical implants which have irregular shapes statues artistic objects these are just some of the examples where we might be having application of 3 dimensional machining ఉదాహరణకు మనం డై సర్ఫేస్ల యొక్క ముద్రను కలిగి ఉండవచ్చు రెండు డైలు ఒకదానికొకటి వచ్చినప్పుడు మరియు నిర్దిష్ట ఆకృతికి ఏదైనా పదార్థాన్ని నొక్కినప్పుడు మనకు డైస్ అనే ముద్ర ఉంటుంది మరియు ఈ ఇంప్రెషన్ డైస్ను మెషిన్ చేయడానికి లేదా తయారు చేయడానికి మేము 3 డైమెన్షనల్ మ్యాచింగ్ కోసం వెళ్ళవలసి ఉంటుంది ఈ డైలను పొందడానికి ఇది ఏకైక మార్గం కాదు కానీ ఇది ఖచ్చితంగా మార్గాలలో ఒకటి అప్పుడు టర్బైన్ ప్రొపెల్లర్ బ్లేడ్లు సంక్లిష్ట ఆకృతులను కలిగి ఉంటాయి ఇవి 3 డైమెన్షనల్ మ్యాచింగ్ ద్వారా తయారు చేయబడినవి కావచ్చు ఏ రకానికి చెందిన ఏరోఫాయిల్లు మరియు సక్రమంగా లేని ఆకారాలు విగ్రహాలు కళాత్మక వస్తువులు ఉన్న మెడికల్ ఇంప్లాంట్లు ఇవి మనం 3 డైమెన్షనల్ మ్యాచింగ్ని ఉపయోగించగల కొన్ని ఉదాహరణలు మాత్రమే This is an example of a car body production car body is generally made of sheet metal deformed in a particular manner which fits some design requirements and also caters to our aesthetic senses that means it has some aesthetic appeal as well apart from engineering requirements So in this case there will be 2 dies coming from 2 sides pressing the sheet metal to the required shape and size that we want These die materials they can be very hard and it can be of high strength temperature resistant material and it will be difficult to remove material from a block and get these 2 die faces ఇది కారు శరీర ఉత్పత్తికి ఉదాహరణ కార్ బాడీ సాధారణంగా షీట్ మెటల్తో తయారు చేయబడింది నిర్దిష్ట పద్ధతిలో వైకల్యం కొన్ని డిజైన్ అవసరాలకు సరిపోతుంది మరియు మా అవసరాలకు కూడా సరిపోతుంది ఇది మన సౌందర్య భావాలను కూడా అందిస్తుంది అంటే ఇంజినీరింగ్ అవసరాలు కాకుండా కొంత సౌందర్య ఆకర్షణను కలిగి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు కావలసిన ఆకారం మరియు పరిమాణానికి షీట్ మెటల్ను నొక్కడం ద్వారా 2 వైపుల నుండి 2 డైలు వస్తాయి ఈ డై మెటీరియల్లు చాలా గట్టిగా ఉంటాయి మరియు ఇది అధిక బలం ఉష్ణోగ్రత నిరోధక పదార్థంగా ఉంటుంది మరియు బ్లాక్ నుండి మెటీరియల్ని తీసివేయడం మరియు ఈ 2 డై ఫేసులను పొందడం కష్టం That means if we plan to make these dies with the help of 3 dimensional machining it is no doubt possible but it will require a lot of expenditure because of tools tooling expenditure will be high because we have to cut strong tough materials tool wear will be high and therefore expenditure for tooling will be quite high అంటే మనం 3 డైమెన్షనల్ మ్యాచింగ్ సహాయంతో ఈ డైస్లను తయారు చేయాలని ప్లాన్ చేస్తే అది సాధ్యపడదు కాని టూల్స్ కారణంగా చాలా ఖర్చు అవుతుంది టూలింగ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం బలమైన కఠినమైన మెటీరియల్లను కత్తిరించాలి టూల్ వేర్ ఎక్కువగా ఉంటుంది మరియు అందువల్ల టూల్ కోసం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది Instead of that we can have graphite or copper electrodes and we can apply electrical discharge machining in the die sinking mode to remove material and get the die surface provided the die is made of conductive material which is most commonly so for metals and alloys So instead of incurring heavy expenditure due to tooling cost in case of 3 dimensional machining by conventional machining we go for others ways By conventional machining here I mean hard material removing material from a softer part with the help of a sharp edge Instead of using that machining procedure we are employing electrical discharge machining in the die sinking mode and getting the shape on the die material with the help of copper or graphite electrodes దానికి బదులుగా మనం గ్రాఫైట్ లేదా కాపర్ ఎలక్ట్రోడ్లను కలిగి ఉండవచ్చు మరియు మెటీరియల్ను తొలగించి డై సర్ఫేస్ను పొందడానికి డై సింకింగ్ మోడ్లో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మ్యాచింగ్ను వర్తింపజేయవచ్చు డై అనేది వాహక పదార్థంతో తయారు చేయబడితే ఇది సాధారణంగా లోహాలు మరియు మిశ్రమాలకు సంబంధించినది కాబట్టి సాంప్రదాయిక మ్యాచింగ్ ద్వారా 3 డైమెన్షనల్ మ్యాచింగ్ విషయంలో టూలింగ్ ఖర్చు కారణంగా భారీ ఖర్చు పెట్టే బదులు మేము ఇతర మార్గాల కోసం వెళ్తాము ఇక్కడ సాంప్రదాయిక మ్యాచింగ్ అంటే కఠినమైన పదార్థం పదునైన అంచు సహాయంతో మృదువైన భాగం నుండి పదార్థాన్ని తొలగించడం ఆ మ్యాచింగ్ విధానాన్ని ఉపయోగించకుండా మేము డై సింకింగ్ మోడ్లో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మ్యాచింగ్ని ఉపయోగిస్తున్నాము మరియు రాగి లేదా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ల సహాయంతో డై మెటీరియల్పై ఆకారాన్ని పొందుతున్నాము But the problem remains initially how do we produce this complex 3 dimensional shape on the this time now on the electrodes However even though die material is very hard and tough and strong etc but graphite or copper they are not so Graphite and copper can be machined very easily of course there are other issues with these materials but at least they are machinable without causing that kind of tool wear So if this is the inverted electrode which was used previously we can use a ball ended milling cutter on a 3 dimensional machining centre and cut it out so here the application of 3 dimensional machining is very much required కానీ సమస్య మిగిలి ఉంది ప్రారంభంలో ఈ సంక్లిష్టమైన 3 డైమెన్షనల్ ఆకారాన్ని ఇప్పుడు ఎలక్ట్రోడ్లపై ఎలా ఉత్పత్తి చేయాలి అయితే డై మెటీరియల్ చాలా కఠినమైనది మరియు బలమైనది మొదలైనవి అయినప్పటికీ గ్రాఫైట్ లేదా రాగి అవి అలా కాదు గ్రాఫైట్ మరియు రాగిని చాలా తేలికగా తయారు చేయవచ్చు వాస్తవానికి ఈ పదార్థాలతో ఇతర సమస్యలు ఉన్నాయి కానీ కనీసం ఆ రకమైన టూల్ వేర్ను కలిగించకుండానే అవి మెషిన్ చేయగలవు కనుక ఇది గతంలో ఉపయోగించిన విలోమ ఎలక్ట్రోడ్ అయితే మేము 3 డైమెన్షనల్ మ్యాచింగ్ సెంటర్లో బాల్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్ని ఉపయోగించవచ్చు మరియు దానిని కత్తిరించవచ్చు కాబట్టి ఇక్కడ 3 డైమెన్షనల్ మ్యాచింగ్ అప్లికేషన్ చాలా అవసరం Now whenever we are having a complex surface before starting to machine it we have to first get this complex surface machining planned in our cutting procedure how are we going to cut it In that case first of all we have to have this surface in some form at least in our minds and then into the computer memory and then afterwards realising it as a physical surface So for that some free form surface modeling methods are present Free form surface does not possess any definite form and it may be defined by the interpolation or blending of several coordinate points in space I have some points in space and by mixing up their coordinate values I can define a particular surface ఇప్పుడు మనం సంక్లిష్టమైన ఉపరితలాన్ని కలిగి ఉన్నప్పుడల్లా దానిని యంత్రం చేయడం ప్రారంభించే ముందు ముందుగా ఈ సంక్లిష్టమైన ఉపరితల మ్యాచింగ్ను మన కట్టింగ్ విధానంలో ప్లాన్ చేసుకోవాలి మనం దానిని ఎలా కత్తిరించబోతున్నాం అలాంటప్పుడు మొదట మనం ఈ ఉపరితలాన్ని కనీసం మన మనస్సులో ఏదో ఒక రూపంలో కలిగి ఉండాలి ఆపై కంప్యూటర్ మెమరీలోకి ప్రవేశించి ఆపై దానిని భౌతిక ఉపరితలంగా గుర్తించాలి కాబట్టి దాని కోసం కొన్ని ఉచిత రూప ఉపరితల మోడలింగ్ పద్ధతులు ఉన్నాయి ఫ్రీ ఫామ్ సర్ఫేస్ ఎటువంటి ఖచ్చితమైన రూపాన్ని కలిగి ఉండదు మరియు ఇది అంతరిక్షంలో అనేక కోఆర్డినేట్ పాయింట్ల ఇంటర్పోలేషన్ లేదా బ్లెండింగ్ ద్వారా నిర్వచించబడవచ్చు మేము స్పేస్లో కొన్ని పాయింట్లను కలిగి ఉన్నాను మరియు వాటి కోఆర్డినేట్ విలువలను కలపడం ద్వారా మేము నిర్దిష్ట ఉపరితలాన్ని నిర్వచించగలము I can place these coordinate points as I desire so that I can change or modify these shapes if so required these are also called sculptured surfaces free form surfaces et cetera These are 2 examples by using MATLAB programming we have developed some examples of free form surfaces and there are some surfaces available I mean some techniques of representing such surfaces available like Bezier surfaces B splines surface non uniform rational B spline surfaces et cetera Whenever CAD model is developed and cutter paths are generated from that CAD model ultimately all the surface elements of that CAD model are represented by NURBS and then cutter paths are generated from that మేము కోరుకున్న విధంగా ఈ కోఆర్డినేట్ పాయింట్లను ఉంచగలము అవసరమైతే మేము ఈ ఆకృతులను మార్చగలము లేదా సవరించగలము వీటిని స్కల్ప్చర్డ్ సర్ఫేస్లు ఫ్రీ ఫామ్ సర్ఫేస్లు మొదలైనవి అని కూడా అంటారు ఇవి 2 ఉదాహరణలు MATLAB ప్రోగ్రామింగ్ని ఉపయోగించడం ద్వారా మేము ఫ్రీ ఫామ్ సర్ఫేస్ యొక్క కొన్ని ఉదాహరణలను అభివృద్ధి చేసాము మరియు కొన్ని ఉపరితలాలు అందుబాటులో ఉన్నాయి అంటే బెజియర్ సర్ఫేసెస్ B స్ప్లైన్ల సర్ఫేసెస్ నాన్ యూనిఫాం హేతుబద్ధమైన B స్ప్లైన్ సర్ఫేస్లు మరియు మొదలైన ఉపరితలాలను సూచించే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నాయి CAD మోడల్ అభివృద్ధి చేయబడినప్పుడు మరియు ఆ CAD మోడల్ నుండి కట్టర్ పాత్లు రూపొందించబడినప్పుడు చివరికి ఆ CAD మోడల్ యొక్క అన్ని ఉపరితల మూలకాలు NURBS నాన్ యూనిఫాం రేషనల్ B స్ప్లైన్లు ద్వారా సూచించబడతాయి మరియు ఆపై దాని నుండి కట్టర్ మార్గాలు ఉత్పత్తి చేయబడతాయి Here we have shown a surface and you can see some small red or rather blue dotted lines just over that particular surface these are cutter paths that means the centre points of a ball ended cutter path with these locus points as the centre points of the ball end okay we will have an example later also in order to understand this ఇక్కడ మేము ఒక ఉపరితలాన్ని చూపించాము మరియు మీరు ఆ నిర్దిష్ట ఉపరితలంపై కొన్ని చిన్న ఎరుపు లేదా నీలం రంగు చుక్కల లైన్స్ ని చూడవచ్చు ఇవి కట్టర్ పాత్లు అంటే బాల్ యొక్క మధ్య బిందువులు ఈ లోకస్ పాయింట్ల మధ్య బిందువులుగా ఉండే కట్టర్ పాత్ను ముగించాయి బాల్ ఎండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి మేము తరువాత ఒక ఉదాహరణను కలిగి ఉంటాము So first of all why are we talking about a ball ended cutter In free form surface machining suppose this particular cutter which is rotating about a vertical axis and having a cylindrical shape ending in the shape of a sphere this sort of a cutter is preferred for 3 axis machining and this is a typical free form surface which has been shown which will be machined Now why do we choose specifically a ball ended cutter instead of a flat ended milling cutter The right one is also a milling cutter that is a flat ended milling cutter okay it is rotating about a vertical axis this is not preferred for 3 axis machining but this one is preferred and the reason has been made obvious by the very figure కాబట్టి ముందుగా మనం బాల్ ఎండెడ్ కట్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము ఫ్రీ ఫామ్ సర్ఫేస్ మ్యాచింగ్లో నిలువు అక్షం చుట్టూ తిరిగే మరియు గోళాకారంలో ముగిసే స్థూపాకార ఆకారాన్ని కలిగి ఉండే ఈ నిర్దిష్ట కట్టర్ 3 యాక్సిస్ మ్యాచింగ్కు ప్రాధాన్యతనిస్తుంది మరియు ఇది సాధారణ ఫ్రీ ఫామ్ సర్ఫేస్ అని చూపబడింది మెషీన్ చేయబడుతుంది ఇప్పుడు మనం ఫ్లాట్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్కు బదులుగా ప్రత్యేకంగా బాల్ ఎండెడ్ కట్టర్ను ఎందుకు ఎంచుకుంటాము సరైనది కూడా ఒక మిల్లింగ్ కట్టర్ అది ఫ్లాట్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్ ఇది వర్టికల్ యాక్సిస్ చుట్టూ తిరుగుతోంది ఇది 3 యాక్సిస్ మ్యాచింగ్కు ప్రాధాన్యత ఇవ్వదు కానీ దీనికి ప్రాధాన్యత ఇవ్వబడింది మరియు కారణం ఫిగర్ ద్వారా చాలా స్పష్టంగా చేయబడింది This cannot machine this curved part because it cannot rotate about a horizontal axis and take up any configuration but this does not need to do provided the radius of curvature of a concave portion or crevice is larger than this particular radius of curvature of the ball end milling cutter this can access any such concave portion and machine it while flat end cutter cannot so this ball end milling cutter will be preferred and this will not క్షితిజ సమాంతర అక్షం చుట్టూ తిప్పడం మరియు ఏ కాన్ఫిగరేషన్ను తీసుకోదు కాబట్టి ఇది ఈ వక్ర భాగాన్ని మెషిన్ చేయదు కానీ బంతి చివర వక్రత యొక్క నిర్దిష్ట వ్యాసార్థం కంటే పుటాకార భాగం లేదా పగులు యొక్క కర్వేచర్ యొక్క రేడియస్ పెద్దగా ఉంటే ఇది చేయవలసిన అవసరం లేదు మిల్లింగ్ కట్టర్ ఇది అటువంటి కాంకేవ్ పోర్షన్ ని యాక్సెస్ చేయగలదు మరియు దానిని మెషిన్ చేయగలదు అయితే ఫ్లాట్ ఎండ్ కట్టర్ చేయలేము కాబట్టి ఈ బాల్ ఎండ్ మిల్లింగ్ కట్టర్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు ఇది చేయదు However this is not always the case if you have a more sophisticated machine If you have a 5 axis machine where the cutter can be rotated about horizontal axis once this way and once the other way okay once along this axis and another time along the axis coming out of the plane of the paper If it can be rotated about these 2 axis then even a flat ended milling cutter can be made to machine this particular surface because it will be now able to go right up to end cutting by its edge So 5 axis machine makes it possible to use a flat ended milling cutter to cut a 3 dimensional surface and incidentally it can achieve a higher surface finish compared to the ball ended milling cutter అయితే మీరు మరింత అధునాతన యంత్రాన్ని కలిగి ఉంటే ఇది ఎల్లప్పుడూ కేసు కాదు మీరు 5 యాక్సిస్ మెషీన్ని కలిగి ఉంటే కట్టర్ను హారిజాంటల్ యాక్సిస్ చుట్టూ తిప్పవచ్చు ఒకసారి ఈ వైపు మరియు మరొకసారి ఇతర మార్గం ఒకసారి ఈ యాక్సిస్ వెంట మరియు మరొకసారి కాగితం యొక్క ప్లేన్ నుండి బయటకు వచ్చే యాక్సిస్ వెంట తిప్పవచ్చు ఈ రెండింటిని యాక్సిస్ చుట్టూ తిప్పగలిగితే ఈ నిర్దిష్ట ఉపరితలాన్ని మెషిన్ చేయడానికి ఫ్లాట్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్ను కూడా తయారు చేయవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు దాని అంచుతో కత్తిరించి చివరి వరకు వెళ్లగలదు కాబట్టి 5 యాక్సిస్ మెషిన్ 3 డైమెన్షనల్ ఉపరితలాన్ని కత్తిరించడానికి ఫ్లాట్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్ను ఉపయోగించడం సాధ్యం చేస్తుంది మరియు యాదృచ్ఛికంగా ఇది బాల్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్తో పోలిస్తే అధిక ఉపరితల ముగింపును సాధించగలదు Now let us look at 3 axis machining in a little more detail I have drawn some cutter paths you can see that it is cutting out this material from a block the free form surface is gradually taking shape but very prominently the cutter paths are existing they can be seen on top of the surface and they are creating minor deviations minor deviations from the design surface The designer definitely must not have had these small scallops or upraised portions all along the surface yes this was definitely not designed and this was definitely not part of the design surface but still you cannot avoid it because the cutter while moving through will definitely produce these grooves ఇప్పుడు మనం 3 యాక్సిస్ మ్యాచింగ్ గురించి కొంచెం వివరంగా చూద్దాం మేము కొన్ని కట్టర్ పాత్లను గీసాము అది ఒక బ్లాక్ నుండి ఈ మెటీరియల్ ని కత్తిరించడాన్ని మీరు చూడవచ్చు ఫ్రీ ఫామ్ సర్ఫేస్ క్రమంగా ఆకారాన్ని తీసుకుంటోంది కానీ చాలా ప్రముఖంగా కట్టర్ మార్గాలు ఉన్నాయి అవి సర్ఫేస్ పైన కనిపిస్తాయి మరియు అవి డిజైన్ సర్ఫేస్ నుండి చిన్న వ్యత్యాసాలను సృష్టిస్తున్నాయి డిజైనర్ ఖచ్చితంగా ఈ చిన్న స్కాలోప్లను కలిగి ఉండకూడదు లేదా సర్ఫేస్ పొడవునా అప్రైజ్ చేయబడిన భాగాలను కలిగి ఉండకూడదు అవును ఇది ఖచ్చితంగా రూపొందించబడలేదు మరియు ఇది ఖచ్చితంగా డిజైన్ సర్ఫేస్ లో భాగం కాదు అయితే మీరు దానిని నివారించలేరు ఎందుకంటే కదులుతున్నప్పుడు కట్టర్ ఖచ్చితంగా ఈ పొడవైన కమ్మీలను ఉత్పత్తి చేస్తుంది So since we cannot avoid it we put some nomenclature for that and identify the ways in which we can reduce these undesirable features on the surface For example this one is called the forward step it represents those straight line segments by which the cutter approximates the curvilinear path The cutter while moving from this side to that side does not exactly move along a continuous curve rather it moves in small straight line segments just as we discussed in case of curvilinear interpolator In case of curvilinear interpolators we break up curve paths into short straight line segments and these are called the forward steps కాబట్టి మేము దానిని నివారించలేము కాబట్టి మేము దాని కోసం కొన్ని నామకరణాలను ఉంచుతాము మరియు సర్ఫేస్ పై ఈ అవాంఛనీయ లక్షణాలను తగ్గించగల మార్గాలను గుర్తించాము ఉదాహరణకు దీనిని ఫార్వర్డ్ స్టెప్ అని పిలుస్తారు ఇది కట్టర్ కర్వీ లీనియర్ మార్గాన్ని అంచనా వేసే సరళ రేఖ విభాగాలను సూచిస్తుంది కట్టర్ ఈ వైపు నుండి ఆ వైపుకు కదులుతున్నప్పుడు ఖచ్చితంగా నిరంతర వంపులో కదలదు బదులుగా కర్వీ లీనియర్ ఇంటర్పోలేటర్ విషయంలో మనం చర్చించినట్లుగా ఇది చిన్న స్ట్రెయిట్ లైన్ సెగ్మెంట్ లలో కదులుతుంది కర్వీ లీనియర్ ఇంటర్పోలేటర్ల విషయంలో మేము వక్ర మార్గాలను చిన్న స్ట్రెయిట్ లైన్ భాగాలుగా విభజిస్తాము మరియు వీటిని ఫార్వర్డ్ స్టెప్స్ అంటారు Forward steps make the cutter path deviate from the actual curved path and some form tolerances is defined which restricts the length of these forward step segments we will have more detailed discussion on that So the cutter is shown it is taking forward steps and moving along but once the complete path is finished at the other end it takes a sidestep which has been shown on the figure sidestep or tool path interval a sidestep is taken and it resumes its journey along another path to the other side of the workpiece and these upraised portions are called scallops ఫార్వర్డ్ స్టెప్లు కట్టర్ పాత్ను వాస్తవ కర్వ్డ్ పాత్ నుండి వైదొలగించేలా చేస్తాయి మరియు ఈ ఫార్వర్డ్ స్టెప్ సెగ్మెంట్ల పొడవును పరిమితం చేసే కొన్ని ఫామ్ టాలరెన్స్లు నిర్వచించబడ్డాయి మేము దానిపై మరింత వివరంగా చర్చిస్తాము కాబట్టి కట్టర్ చూపబడింది అది ముందుకు అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది కానీ పూర్తి మార్గం మరొక చివరలో పూర్తయిన తర్వాత అది ఫిగర్ సైడ్స్టెప్ లేదా టూల్ పాత్ ఇంటర్వెల్లో చూపబడిన సైడ్స్టెప్ పడుతుంది ఒక సైడ్స్టెప్ తీసుకోబడుతుంది మరియు ఇది వర్క్పీస్కి మరొక వైపుకు మరొక మార్గంలో తన ప్రయాణాన్ని పునఃప్రారంభిస్తుంది మరియు ఈ అప్రైజ్డ్ భాగాలను స్కాలోప్స్ అంటారు So these upraised portions in their turn just like the forward steps are creating deviation from the design surface and they are tolerated through form tolerance here the side steps are creating surface roughness and we will have a tolerable value of these upraised portions so that all these upraised portions will either have to remain within the tolerance value or preferably all of them should be of equal height everywhere which is much more difficult to attain We do not like these upraised portions called scallops existing but at this moment it appears that we cannot do away with them completely and therefore we define a tolerable value of this edge or roughness which is the result from these to and fro motions కాబట్టి ఈ అప్రైజ్డ్ పోర్షన్లు వాటి వంతుగా ఫార్వర్డ్ స్టెప్స్ డిజైన్ సర్ఫేస్ నుండి విచలనాన్ని సృష్టిస్తున్నట్లే మరియు అవి ఫామ్ టాలరెన్స్ ద్వారా టాలరెన్స్ చేయబడతాయి ఇక్కడ సైడ్ స్టెప్లు ఉపరితల కరుకుదనాన్ని సృష్టిస్తున్నాయి మరియు మేము ఈ అప్రైజ్డ్ పోర్షన్లకు టాలరెన్స్ చేయదగిన విలువను కలిగి ఉంటాము ఈ అప్రైజ్ చేయబడిన భాగాలు టాలరెన్స్ విలువలోనే ఉండాలి లేదా అన్ని చోట్లా సమాన ఎత్తులో ఉండాలి ఇది సాధించడం చాలా కష్టం ప్రస్తుతం ఉన్న స్కాలోప్స్ అని పిలువబడే ఈ అప్రైజ్డ్ పోర్షన్లు మాకు ఇష్టం లేదు కానీ ఈ సమయంలో మనం వాటిని పూర్తిగా తొలగించలేమని అనిపిస్తుంది మరియు అందువల్ల ఈ అంచు లేదా కరుకుదనం యొక్క టాలరెన్స్ చేయదగిన విలువను మేము నిర్వచించాము ఇది ఈ కదలికల ఫలితంగా ఉంటుంది This is the same figure in a little more magnified form of same figure ఇది అదే ఫిగర్ యొక్క కొంచెం పెద్ద రూపంలో అదే బొమ్మ So forward steps and side steps we have already discussed this To summarize length of forward step is restricted by form tolerance length of sidestep is restricted by surface roughness And different cutter path generation strategy employed different criteria for selection of forward steps and side steps Based on such criteria there are 3 methods of cutter path generation which are known as Isoparamatric Isoplanar and Isoscallop method these are the main others also existing Now some discussion about some geometric features connected with smooth surfaces కాబట్టి ఫార్వర్డ్ స్టెప్స్ మరియు సైడ్ స్టెప్స్ మేము ఇప్పటికే దీని గురించి చర్చించాము సంగ్రహంగా చెప్పాలంటే ఫార్వర్డ్ స్టెప్ యొక్క పొడవు ఫామ్ టాలరెన్స్ ద్వారా పరిమితం చేయబడింది సైడ్స్టెప్ పొడవు సర్ఫేస్ రఫ్నెస్ ద్వారా పరిమితం చేయబడింది మరియు విభిన్న కట్టర్ పాత్ జనరేషన్ స్ట్రాటజీ ఫార్వర్డ్ స్టెప్స్ మరియు సైడ్ స్టెప్స్ ఎంపిక కోసం విభిన్న ప్రమాణాలను ఉపయోగించింది అటువంటి ప్రమాణాల ఆధారంగా కట్టర్ పాత్ ఉత్పత్తికి 3 పద్ధతులు ఉన్నాయి వీటిని ఐసోపరామాట్రిక్ ఐసోప్లానార్ మరియు ఐసోస్కాలోప్ పద్ధతి అని పిలుస్తారు ఇవి ప్రధానమైనవి ఇతరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు స్మూత్ సర్ఫేస్ లతో అనుసంధానించబడిన కొన్ని రేఖాగణిత లక్షణాల గురించి కొంత చర్చ ఉంది Suppose there is a smooth surface here and at different points I am interested to find out the normal so I have drawn some straight lines emanating from that surface at different points and I am calling them the normal what is the normal Is there more than one normal at a particular point on the surface At a particular point on the surface there might be infinite number of tangents in different directions at a particular point on the surface but there is only one normal coming out How this is normal defined The normal happens to be perpendicular to all these tangents which are present here at the surface I mean to the surface at this point ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉందని అనుకుందాం మరియు వివిధ పాయింట్ల వద్ద మేము సాధారణమైనదాన్ని కనుగొనడానికి ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి మేము ఆ సర్ఫేస్ నుండి వివిధ పాయింట్ల వద్ద ఉద్భవించే కొన్ని స్ట్రెయిట్ లైన్స్ ని గీసాము మరియు మేము వాటిని నార్మల్ అని పిలుస్తున్నాము నార్మల్ అంటే ఏమిటి సర్ఫేస్ పై ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఒకటి కంటే ఎక్కువ నార్మల్ ఉందా సర్ఫేస్ పై ఒక నిర్దిష్ట బిందువు వద్ద వివిధ దిశల్లో అనంతమైన టాంజెంట్లు ఉండవచ్చు కానీ ఒకే ఒక నార్మల్ బయటకు వస్తుంది ఇది నార్మల్ అని ఎలా నిర్వచించబడింది ఇక్కడ సర్ఫేస్ వద్ద ఉన్న ఈ టాంజెంట్లన్నింటికీ నార్మల్ లంబంగా ఉంటుంది అంటే ఈ సమయంలో సర్ఫేస్ వరకు ఉంటుంది Which means the normal can easily be computed by the cross product of any 2 tangents so if you are interested to find out the normal at a particular point you can simply find out 2 tangents to that particular point on the surface and find out the cross product between them which will yield the vector in the direction of the normal so all these are normals and all these orange lines are tangents at this particular point to the surface And of course this is of interest to us are these normals vertical The answer is no they are not necessarily vertical but they can be contained in vertical planes దీనర్థం ఏదైనా రెండు టాంజెంట్ల క్రాస్ ప్రోడక్ట్ ద్వారా నార్మల్ని సులభంగా గణించవచ్చు కాబట్టి మీరు ఒక నిర్దిష్ట పాయింట్లో నార్మల్ ని కనుగొనడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు సర్ఫేస్ పై నిర్దిష్ట బిందువుకు రెండు టాంజెంట్లను కనుగొనవచ్చు మరియు క్రాస్ను కనుగొనవచ్చు వాటి మధ్య ఉత్పత్తి నార్మల్ డైరెక్షన్ లో వెక్టర్ను అందిస్తుంది కాబట్టి ఇవన్నీ నార్మల్ అవుతాయి మరియు ఈ నారింజ రేఖలన్నీ సర్ఫేస్ పై ఈ నిర్దిష్ట బిందువు వద్ద టాంజెంట్లు మరియు వాస్తవానికి ఇది మాకు ఆసక్తిని కలిగిస్తుంది ఈ నార్మల్స్ వర్టికల్ గా ఉన్నాయా సమాధానం కాదు అవి నిలువుగా ఉండనవసరం లేదు కానీ అవి నిలువుగా ఉండే ప్లేన్లలో ఉంటాయి So this is the cutter when the cutter is touching the surface at this point the normal to the surface will essentially contain the centre of the cutter okay So the normal to the surface will essentially contain the centre of this spherical end of the cutter so we understand that this normal which is emanating out at this point of the surface it is passing through this centre which is shown so we make use of this This figure will make it clear కాబట్టి ఇది కట్టర్ ఈ సమయంలో కట్టర్ ఉపరితలాన్ని తాకినప్పుడు నార్మల్ సర్ఫేస్ తప్పనిసరిగా కట్టర్ మధ్యలో ఉంటుంది కాబట్టి సర్ఫేస్ నుండి నార్మల్ తప్పనిసరిగా కట్టర్ యొక్క ఈ స్పెరికల్ ఎండ్ యొక్క కేంద్రాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సర్ఫేస్ యొక్క ఈ బిందువు వద్ద వెలువడే ఈ నార్మల్ చూపిన ఈ కేంద్రం గుండా వెళుతుందని మేము అర్థం చేసుకున్నాము కాబట్టి మేము వీటిని ఉపయోగించుకుంటాము ఈ ఫిగర్ స్పష్టం చేస్తుంది First of all we are differentiating between 2 types of points in connection with 3 axis machining that is if we have a ball ended milling cutter in connection with the surface the point at which it touches the surface it is called cutter contact point CC point So there are three contact points clearly cutter contact points are not one steady constant point with respect to the cutter geometry cutter content point might be anywhere So if we identify a cutter the cutter contact point is not uniquely positioned అన్నింటిలో మొదటిది మేము 3 యాక్సిస్ మ్యాచింగ్తో కనెక్షన్లో రెండు రకాల పాయింట్ల మధ్య తేడాను చూపుతున్నాము అంటే సర్ఫేస్ తో సంబంధం ఉన్న బాల్ ఎండెడ్ మిల్లింగ్ కట్టర్ ఉంటే అది ఉపరితలాన్ని తాకే పాయింట్ దానిని కట్టర్ కాంటాక్ట్ పాయింట్ అంటారు CC పాయింట్ అని కూడా అంటారు కాబట్టి మూడు కాంటాక్ట్ పాయింట్లు ఉన్నాయి కట్టర్ కాంటాక్ట్ పాయింట్లు కట్టర్ జ్యామితికి సంబంధించి ఒక స్థిరమైన స్థిరమైన పాయింట్ కాదు కట్టర్ కంటెంట్ పాయింట్ ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి మేము కట్టర్ను గుర్తిస్తే కట్టర్ కాంటాక్ట్ పాయింట్ ప్రత్యేకంగా ఉంచబడదు If we identify a cutter contact point on the surface the cutter cannot be uniquely positioned there what do we mean by that Different points on the cutter might be in contact with that If we take 1st cutter contact point it is touching the tool on the on its right hand side 2nd cutter is touching the tool on the left hand side 3rd is touching the tool at its end point something like that So if I give you a number of cutter contact points you cannot straightaway put the say the lower most of the cutter in contact with all those cutter contact points and say that these must be the tool positions no మేము సర్ఫేస్ పై కట్టర్ కాంటాక్ట్ పాయింట్ను గుర్తిస్తే కట్టర్ను ప్రత్యేకంగా అక్కడ ఉంచడం సాధ్యం కాదు దాని అర్థం ఏమిటి కట్టర్లోని వివిధ పాయింట్లు దానితో సంబంధం కలిగి ఉండవచ్చు మనం మొదటి కట్టర్ కాంటాక్ట్ పాయింట్ ని తీసుకుంటే ఇది దాని కుడి వైపున ఉన్న టూల్ ని తాకుతోంది 2nd కట్టర్ ఎడమ వైపున ఉన్న టూల్ ని తాకుతోంది 3RD టూల్ ని దాని ముగింపు బిందువు వద్ద తాకుతోంది కాబట్టి మేము మీకు అనేక కట్టర్ కాంటాక్ట్ పాయింట్లను ఇస్తే మీరు ఆ కట్టర్ కాంటాక్ట్ పాయింట్లన్నింటితో కాంటాక్ట్లో ఉన్న చాలా తక్కువ కట్టర్ను వెంటనే ఉంచలేరు మరియు ఇవి తప్పనిసరిగా టూల్ పొజిషన్లు అయి ఉండాలి ఇవి లేవు This is an example say this is one cutter contact point this is one cutter contact point If I ask you find out the corresponding tool positions The yellow position marks arbitrarily I have put always the bottom most point of the tool through these points this is wrong why Because obviously it is clearly visible that part of the tool is inside and quite a large portion of the tool or the cutter is inside the surface which means that if I use this position part of the job will be machined out So the cutter position has to be such that it should be tangential to the surface and the cutter contact point ఇది ఒక ఉదాహరణ ఇది ఒక కట్టర్ కాంటాక్ట్ పాయింట్ అని చెప్పండి ఇది ఒక కట్టర్ కాంటాక్ట్ పాయింట్ అని చెప్పండి మేము మిమ్మల్ని అడిగితే కరెస్పాండింగ్ టూల్ పొజిషన్ ని కనుగొనండి పసుపు స్థానం ఏకపక్షంగా సూచిస్తుంది మేము ఈ పాయింట్ల ద్వారా టూల్ యొక్క దిగువ భాగాన్ని ఎల్లప్పుడూ ఉంచుతాము ఇది తప్పు ఎందుకు ఎందుకంటే టూల్లో కొంత భాగం లోపల ఉందని మరియు టూల్ యొక్క చాలా పెద్ద భాగం లేదా కట్టర్ సర్ఫేస్ లోపల ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అంటే మేము ఈ స్థానాన్ని ఉపయోగిస్తే జాబ్ లో కొంత భాగం మెషిన్ అవుతుంది కాబట్టి కట్టర్ పొజిషన్ సర్ఫేస్ మరియు కట్టర్ కాంటాక్ట్ పాయింట్కు టాంజెన్షియల్గా ఉండాలి So if we have to position that cutter tangentially this is the only possible position a circle tangentially touching to this particular point on the surface So having accepted that we can uniquely place it in that way we will we will draw the normal emanating out of the surface at this point and radius away from the surface we will select the centre of the cutter spherical end So this way if we if we draw the normal this will be the point let's have a quick drawing here కాబట్టి మనం ఆ కట్టర్ను టాంజెన్షియల్గా ఉంచాలంటే ఇది మాత్రమే సాధ్యమయ్యే పొజిషన్ ఒక వృత్తం ట్యాంజెంట్ గా ప్రాథమికంగా సర్ఫేస్ పై ఈ ప్రత్యేక బిందువును తాకుతుంది కాబట్టి మేము దానిని ఆ వైపు ప్రత్యేకంగా ఉంచగలమని అంగీకరించాము మేము ఈ సమయంలో సర్ఫేస్ నుండి నార్మల్ ఉద్గారాన్ని గీస్తాము మరియు సర్ఫేస్ నుండి రేడియస్ దూరంగా చేస్తాము మేము కట్టర్ స్పెరికల్ ఎండ్ మధ్యభాగాన్ని ఎంచుకుంటాము కాబట్టి ఈ విధంగా మనం నార్మల్ని గీస్తే ఇది పాయింట్ అవుతుంది ఇక్కడ త్వరగా డ్రాయింగ్ చేద్దాం We have a surface of this type here I take this point how can I find out the centre point of the cutter here So I draw the normal this suppose is the radius of the tool so I can draw a circle and this is my cutter position So I can find out this is a fixed point on the cutter once I know this is the cutter is defined in position I could have given this point also this point is just move along the Z axis by radius you will get this point So that way if I have this point as the cutter contact point I can draw the normal I can move by the radius I can say this is the centre of the spherical end of the cutter this is the cutter position that is it so I can draw the cutter uniquely once I have defined the position of some constant point on the cutter మనకు ఇక్కడ ఈ రకమైన సర్ఫేస్ ఉంది మేము ఈ పాయింట్ని తీసుకుంటాము ఇక్కడ కట్టర్ యొక్క కేంద్ర బిందువును మేము ఎలా కనుగొనగలము కాబట్టి మేము నార్మల్ ని గీస్తాము ఇది టూల్ రేడియస్ అని అనుకుందాం కాబట్టి మేము ఒక సర్కిల్ ని గీయగలము మరియు ఇది మన కట్టర్ పొజిషన్ కాబట్టి మేము కనుగొనగలము ఇది కట్టర్పై స్థిరమైన పాయింట్ ఇది కట్టర్ అని మనకు తెలిసిన తర్వాత పొజిషన్ లో నిర్వచించబడింది మేము ఈ పాయింట్ కూడా ఇవ్వగలము ఈ పాయింట్ రేడియస్ ద్వారా Z యాక్సిస్ వెంట కదలనివ్వండి మీరు ఈ పాయింట్ని పొందుతారు కాబట్టి మేము ఈ పాయింట్ను కట్టర్ కాంటాక్ట్ పాయింట్గా కలిగి ఉంటే మేము నార్మల్ ని గీయగలము మేము రేడియస్ ద్వారా కదలగలము ఇది కట్టర్ యొక్క స్పెరికల్ ఎండ్ యొక్క కేంద్రం అని మేము చెప్పగలము ఇది కట్టర్ పొజిషన్ కాబట్టి మేము కట్టర్పై కొంత స్థిరమైన బిందువు యొక్క స్థానాన్ని నిర్వచించిన తర్వాత మేము కట్టర్ను ప్రత్యేకంగా గీయగలము Just giving CC point is not enough if I give you a series of CC points and you draw okay this is the cutter this is the cutter this is the cutter no all these would be wrong part of them are inside it should be in the touching condition So we define certain points on the cutter which are specific points say the centre of the spherical portion and then we say it is a cutter location point which locates the cutter exactly in space There can be no 2 positions a it is completely in contact with the surface at the cutter contact point and this is this is the location of its central position of the spherical end to fix it in space కేవలం CC పాయింట్ ని ఇస్తే సరిపోదు మేము మీకు CC పాయింట్ల శ్రేణిని ఇస్తే మరియు ఇది కట్టర్ ఇది కట్టర్ ఇది కట్టర్ ఇవన్నీ తప్పు కాదు వాటిలో కొంత భాగం లోపల ఉన్నాయి అది హత్తుకునే స్థితిలో ఉండాలి కాబట్టి మేము కట్టర్పై నిర్దిష్ట బిందువులను నిర్వచించాము అవి స్పెరికల్ పోర్షన్ యొక్క కేంద్రం అని చెప్పవచ్చు మరియు అప్పుడు మేము అది కట్టర్ లొకేషన్ పాయింట్ అని చెప్తాము ఇది కట్టర్ను ఖచ్చితంగా స్పేస్లో గుర్తిస్తుంది రెండు స్థానాలు ఉండకూడదు a ఇది కట్టర్ కాంటాక్ట్ పాయింట్ వద్ద పూర్తిగా సర్ఫేస్ తో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది స్పేస్ లో దాన్ని పరిష్కరించడానికి స్పెరికల్ ఎండ్ యొక్క కేంద్ర స్థానం So cutter location points are the ones which should be given to the machine control it will immediately understand yes this is the position to which I have to bring the centre of the spherical end So as per the convention of the machine we have to give a specific point on the cutter for each and every cutter contact point and call it the cutter location point this can be cutter location this can be cutter location like that so that is why we call CLdata cutter location data కాబట్టి కట్టర్ లొకేషన్ పాయింట్లు మెషిన్ కంట్రోల్కి ఇవ్వాల్సినవి ఇది వెంటనే అర్థం అవుతుంది అవును దీనిని మేము స్పెరికల్ ఎండ్ మధ్యలోకి తీసుకురావాలి కాబట్టి మెషీన్ యొక్క కన్వెన్షన్ ప్రకారం మనం ప్రతి కట్టర్ కాంటాక్ట్ పాయింట్కి కట్టర్పై ఒక నిర్దిష్ట పాయింట్ ని ఇవ్వాలి మరియు దానిని కట్టర్ లొకేషన్ పాయింట్ అని పిలవాలి ఇది కట్టర్ లొకేషన్ కావచ్చు ఇది కట్టర్ లొకేషన్ కావచ్చు మేము CL డేటా కట్టర్ లొకేషన్ ను ఎందుకు పిలుస్తాము This one is in more detail shows the calculations which are involved to find out the forward step positions along a surface This is a Bezier surface on the Bezier surface we have selected two points and in between these 2 points this segment represents the forward step If this is the forward step machining will be done and the portion above the dotted line will be cut off actually a little more of the material will be cut off due to some effect called external gouging but we will come to that later on at this moment we understand that this part is cut off and this is known as this we try to equate to a value called form tolerance ఇది మరింత వివరంగా ఒక సర్ఫేస్ వెంట ఫార్వర్డ్ స్టెప్ పొజిషన్లను కనుగొనడానికి సంబంధించిన గణనలను చూపుతుంది ఇది బెజియర్ సర్ఫేస్ బెజియర్ సర్ఫేస్ పై మేము రెండు పాయింట్లను ఎంచుకున్నాము మరియు ఈ రెండు పాయింట్ల మధ్య ఈ విభాగం ఫార్వర్డ్ స్టెప్ ను సూచిస్తుంది ఇది ఫార్వర్డ్ స్టెప్ అయితే మ్యాచింగ్ చేయబడుతుంది మరియు చుక్కల రేఖపై ఉన్న భాగం కత్తిరించబడుతుంది వాస్తవానికి బాహ్య గోగింగ్ అని పిలువబడే కొంత ప్రభావం కారణంగా పదార్థంలో కొంచెం ఎక్కువ భాగం కత్తిరించబడుతుంది అయితే మేము దీనికి తర్వాత వస్తాము ఈ క్షణంలో ఈ భాగం కత్తిరించబడిందని మేము అర్థం చేసుకున్నాము మరియు దీనిని ఇలా పిలుస్తారు మేము ఫామ్ టాలరెన్స్ అనే విలువకు సమానం చేయడానికి ప్రయత్నిస్తాము Suppose we can tolerate a maximum deviation of 50 microns from the design surface so we will equate that cut off portion to 50 microns and that way ultimately calculate what should be this particular forward step length so we will do this calculation in more detail in our subsequent lectures let us all to have a look at the Bezier curve and surface that we have been talking about what is a Bezier curve or a Bezier surface డిజైన్ సర్ఫేస్ నుండి గరిష్టంగా 50 మైక్రాన్ల విచలనాన్ని మనం తట్టుకోగలమని అనుకుందాం కాబట్టి మేము ఆ కత్తిరించిన భాగాన్ని 50 మైక్రాన్లకు సమం చేస్తాము మరియు ఆ విధంగా చివరికి ఈ పర్టికులర్ ఫార్వర్డ్ స్టెప్ పొడవు ఎంత ఉందో లెక్కిస్తాము కాబట్టి మేము ఈ గణనను మా తదుపరి ఉపన్యాసాలలో మరింత వివరంగా చేస్తాము మనం మాట్లాడుతున్న బెజియర్ కర్వ్ మరియు సర్ఫేస్ గురించి చూద్దాం బెజియర్ కర్వ్ లేదా బెజియర్ సర్ఫేస్ అంటే ఏమిటి It is referred to as a parametric curve which means that even if we are dealing with the Cartesian coordinate space in x y z we are going to express the Cartesian position of a particular point in terms of a variable other than x y or z In this case we are taking help of a variable u how is u varying If this is the final Bezier curve which we are attempting to define this is the Bezier curve u is a variable which is supposed to take a value of 0 at this point and it is gradually increasing proportionate to the length pass and at the end of the curve it takes up a value u 1 u 0 and steadily increasing to u 1 but how are we 1st of all defining this shape ఇది పారామెట్రిక్ కర్వ్గా సూచించబడుతుంది అంటే మనం x y z లలో కార్టీసియన్ కోఆర్డినేట్ స్పేస్తో వ్యవహరిస్తున్నప్పటికీ x y లేదా z కాకుండా వేరియబుల్ పరంగా ఒక నిర్దిష్ట బిందువు యొక్క కార్టీసియన్ పొజిషన్ ని వ్యక్తపరచబోతున్నాము ఈ సందర్భంలో మేము వేరియబుల్ u యొక్క సహాయం తీసుకుంటున్నాము u ఎలా మారుతుంది ఇది మేము నిర్వచించడానికి ప్రయత్నిస్తున్న చివరి బెజియర్ కర్వ్ అయితే ఇది బెజియర్ కర్వ్ u అనేది వేరియబుల్ ఇది ఈ సమయంలో 0 విలువను తీసుకోవాలి మరియు ఇది క్రమంగా లెంగ్థ్ పాస్ మరియు కర్వ్ చివరిలో అనులోమానుపాతంలో పెరుగుతుంది ఇది u 1 u 0 విలువను తీసుకుంటుంది మరియు క్రమంగా u 1కి పెరుగుతుంది అయితే మనం ఈ ఆకారాన్ని ఎలా నిర్వచిస్తున్నాము Before going for a mathematical formal definition we understand that this curve is going to be controlled by the positions or locations of certain points in Cartesian space which are called controlled points So it basically means that if I shift this control point outwards okay if it shifts then the curve will also follow through that means the curve will also start getting shifted in that particular direction So the points which are making up this control point network the 1st control point and the curve they are coincident the last control point and curve they are also coincident In between the curves might or might not pass through these control points and the curve can be having different shapes in between గణిత అధికారిక నిర్వచనానికి వెళ్లే ముందు ఈ కర్వ్ కార్టేసియన్ స్పేస్లోని కొన్ని పాయింట్ల స్థానాలు లేదా స్థానాల ద్వారా నియంత్రించబడుతుందని మేము అర్థం చేసుకున్నాము వీటిని నియంత్రిత పాయింట్లు అంటారు కనుక ఇది ప్రాథమికంగా మేము ఈ కంట్రోల్ పాయింట్ని బయటికి మార్చినట్లయితే అది మారినట్లయితే కర్వ్ కూడా అనుసరించబడుతుంది అంటే కర్వ్ కూడా నిర్దిష్ట దిశలో మారడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ కంట్రోల్ పాయింట్ నెట్వర్క్ను రూపొందించే పాయింట్లు మొదట కంట్రోల్ పాయింట్ మరియు అవి యాదృచ్చికంగా ఉంటాయి చివరి కంట్రోల్ పాయింట్ మరియు కర్వ్ కూడా యాదృచ్చికంగా ఉంటాయి మధ్య కర్వ్స్ ఈ కంట్రోల్ పాయింట్స్ గుండా వెళ్ళవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు కర్వ్ మధ్యలో వేర్వేరు ఆకృతులను కలిగి ఉండవచ్చు But it is always affected by the location of these control points now let us have a look at this particular curve formula Any point on the curve Q is defined to be a summation of certain terms and each term represents a control point coordinate so what is this control point coordinate Bi okay so how do we represent this on the formula It can be x it can be y it can be z if it is x we will find out the coordinate value for particular point I mean we will find out the x coordinate value of a particular point on the curve If it is y it will be y coordinate if it is z it will be z coordinate కానీ ఈ కంట్రోల్ పాయింట్స్ లొకేషన్ ద్వారా ఇది ఎల్లప్పుడూ ప్రభావితమవుతుంది ఇప్పుడు ఈ నిర్దిష్ట కర్వ్ ఫార్ములా ని చూద్దాం Q కర్వ్ పై ఉన్న ఏదైనా బిందువు నిర్దిష్ట నిబంధనల సమ్మషన్గా నిర్వచించబడింది మరియు ప్రతి పదం కంట్రోల్ పాయింట్ కోఆర్డినేట్ను సూచిస్తుంది కాబట్టి ఈ కంట్రోల్ పాయింట్ కోఆర్డినేట్ అంటే ఏమిటి ఇది Bi అవుతుంది కాబట్టి మేము దీన్ని ఫార్ములాలో ఎలా సూచిస్తాము ఇది x కావచ్చు ఇది y కావచ్చు మరియు ఇది z కావచ్చు అది x అయితే మేము నిర్దిష్ట బిందువు కోసం కోఆర్డినేట్ వ్యాల్యూ ని కనుగొంటాము అంటే కర్వ్ పై ఒక నిర్దిష్ట బిందువు యొక్క x కోఆర్డినేట్ వ్యాల్యూ ని కనుగొంటాము అది y అయితే అది y కోఆర్డినేట్ అవుతుంది అది z అయితే అది z కోఆర్డినేట్ అవుతుంది But it seems to be multiplied with a coefficient is called a Bernstein polynomial and it is basically a function of that u parameter which was varying along the curve so it is simply a function of this particular u parameter so it basically means I have a control point this is one control point for example This will be multiplied with a particular function of the u parameter so that ultimately each and every point gets some contribution from this point get some contribution from this point get some contribution from all the points that way What about the 1st point 1st point gets contribution from the first point fully and from the other points 0 కానీ అది ఒక గుణకంతో గుణించినట్లు అనిపిస్తుంది దీనిని బెర్న్స్టెయిన్ బహుపది అని పిలుస్తారు మరియు ఇది ప్రాథమికంగా ఆ u పరామితి యొక్క విధి ఇది కర్వ్ వెంట మారుతూ ఉంటుంది కనుక ఇది కేవలం ఈ నిర్దిష్ట u పారామీటర్ ఫంక్షన్ కాబట్టి దీని అర్థం మనకు కంట్రోల్ పాయింట్ ఉందని ఉదాహరణకు ఇది ఒక కంట్రోల్ పాయింట్ ఇది u పారామీటర్ యొక్క నిర్దిష్ట ఫంక్షన్తో గుణించబడుతుంది తద్వారా చివరికి ప్రతి పాయింట్ ఈ పాయింట్ నుండి కొంత సహకారం పొందుతుంది ఈ పాయింట్ నుండి కొంత సహకారం పొందండి ఆ విధంగా అన్ని పాయింట్ల నుండి కొంత సహకారం పొందండి ఒకటో పాయింట్ గురించి ఏమిటి మొదటి పాయింట్ మొదటి పాయింట్ నుండి పూర్తిగా మరియు ఇతర పాయింట్ల నుంచి 0 సహకారం పొందుతుంది In between the points share the contribution of the different control points Contribution of the last control point is maximum because of which they are coincident and the effect of other control points is 0 let us have a look at this particular polynomial how it looks like పాయింట్ల మధ్య డిఫరెంట్ కంట్రోల్ పాయింట్ల సహకారాన్ని పంచుకోండి చివరి కంట్రోల్ పాయింట్ యొక్క సహకారం గరిష్టంగా ఉంటుంది దీని కారణంగా అవి యాదృచ్చికంగా ఉంటాయి మరియు ఇతర కంట్రోల్ పాయింట్ల ప్రభావం 0 ఈ నిర్దిష్ట పాలినామియల్ ఎలా ఉంటుందో చూద్దాం So this is the equation of the Bezier surface we will be taking up in more detail this is the particular Bernstein polynomial and let us have a quick look what it looks like n is the total number of control points counted from 0 that means if there are 4 control points n will be 3 i is that particular term in that summation that we are talking about u is the variable value it takes up different values at different points on the curve starting from 0 and ending in 1 కాబట్టి ఇది బెజియర్ సర్ఫేస్ యొక్క సమీకరణం మేము మరింత వివరంగా తీసుకుంటాము ఇది ప్రత్యేకమైన బెర్న్స్టెయిన్ పాలినామియల్ మరియు ఇది ఎలా ఉంటుందో త్వరగా చూద్దాం కాబట్టి ఇదిలో బెర్న్స్టెయిన్ పాలినామియల్ ఈ వెయిట్ ఫంక్షన్ అన్ని కంట్రోల్ పాయింట్ కోఆర్డినేట్లతో గుణించబడుతుంది ఇది nCi ×ui ×n iకి సమానమం n అంటే ఏమిటి n అనేది 0 నుండి లెక్కించబడిన మొత్తం కంట్రోల్ పాయింట్స్ నెంబర్ అంటే 4 కంట్రోల్ పాయింట్లు ఉంటేn అనేది 3 గా ఉంటుంది మనం మాట్లాడుతున్న సమ్మషన్లోని నిర్దిష్ట పదం i u అనేది వేరియబుల్ వ్యాల్యూ ఇది 0 నుండి మొదలై 1తో ముగిసే కర్వ్ పై వేర్వేరు పాయింట్ల వద్ద వేర్వేరు విలువలను తీసుకుంటుంది ui i is the particular term that we are talking about in that summation and 1 - un i so this way this it can be completely determined and multiplied with the weight function and multiplied with the control point coordinate ui i అనేది ఆ సమ్మషన్లో మనం మాట్లాడుతున్న నిర్దిష్ట పదం మరియు 1 - un i కాబట్టి ఇది ఈ విధంగా ఇది పూర్తిగా నిర్ణయించబడుతుంది మరియు వెయిట్ ఫంక్షన్తో గుణించబడుతుంది మరియు కంట్రోల్ పాయింట్ కోఆర్డినేట్తో గుణించబడుతుంది This is a pictorial representation of how a surface can be controlled by the position of the control points this is one control point this is one control point all the other control points are quite near to the surface just shifting to points will make the surface slightly undulated In detailed discussions about how Bezier surfaces can be drawn how the control point locations can affect the Bezier surface how to calculate the derivatives that means the tangent vectors to the Bezier surface and from that how to find out the normal from the normal how to locate the cutter etc thank you very much కంట్రోల్ పాయింట్స్ పొజిషన్ ద్వారా ఉపరితలాన్ని ఎలా నియంత్రించవచ్చో చిత్రమైన ప్రాతినిధ్యం ఇది ఇది ఒక కంట్రోల్ పాయింట్ ఇది ఒక కంట్రోల్ పాయింట్ అన్ని ఇతర కంట్రోల్ పాయింట్లు సర్ఫేస్ కి చాలా దగ్గరగా ఉంటాయి పాయింట్లకు మారడం మాత్రమే చేస్తుంది సర్ఫేస్ కొద్దిగా ఎత్తుగా ఉంటుంది బెజియర్ సర్ఫేస్ లను ఎలా గీయవచ్చు కంట్రోల్ పాయింట్ లొకేషన్లు బెజియర్ సర్ఫేస్ పై ఎలా ప్రభావం చూపుతాయి బెజియర్ సర్ఫేస్ పై టాంజెంట్ వెక్టర్స్ని సూచించే ఉత్పన్నాలను ఎలా లెక్కించాలి మరియు దాని నుండి నార్మల్ ని ఎలా కనుగొనాలి అనే దాని గురించి వివరణాత్మక చర్చల్లో కట్టర్ మొదలైనవాటిని గుర్తించడానికి తెలుసుకుందాం